NPTEL ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్స్ బయోరియాక్టర్స్ లో 13వ లెక్చర్ కు స్వాగతం మనము మాడ్యూల్ 3 చివరకు వచ్చాము గత క్లాస్ లో ఓక ప్రాబ్లమ్ ఇవ్వడం జరిగింది దానిని ఇప్పుడు చేద్దాము దానితో ఈ మాడ్యూల్ పూర్తి అవుతుంది ప్రాబ్లమ్ స్టేట్ మెంట్ ఇలా ఉంది ప్రాసెస్డ్ ఫంగై టాక్సిక్ మెటల్స్ కి మంచి బయోసార్బెంట్స్ అవి పరిశ్రమల ఎఫ్ల్యూఎంట్ నుంచి క్రోమియం మెర్క్యురీ కోబాల్ట్ వంటి భార లోహాలను తీసివేయడానికి ఉపయోగపడుతుంది ఒక సరి తగిన ఫంగస్ ని గంటకి 500 గ్రా చొప్పున ఉత్పత్తి చేయాలి ఇందులో ఖీమో స్టాట్ లో ఫంగస్ ఉత్పత్తి కోసం ఇన్ లెట్ వద్ద గ్రోత్ లిమిటింగ్ సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ 50 grams per liter ఫంగస్ మోనాడ్ కైనెటిక్స్ ని ఫాలో అవుతుంది మాక్సిమం స్పెసిఫిక్ గ్రోత్ రేట్ 0 5 hour హాఫ్ మాక్సిమం గ్రోత్ రేట్ కి సరిపోయే సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ 1 gram per liter ఇది ఏరోబిక్ గ్రోత్ సబ్స్ట్రేట్ లో సెల్ ఈల్డ్ కోషంట్ 0 అంటే Y xS దీనికి నిర్దిష్ట ఇన్ లెట్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ వద్ద అవసరమయిన కనీస ఖీమో స్టాట్ సైజు కనుక్కోండి సమాధానం ఇలాగ మనం అవే ప్రశ్నలు అడుగుతూ సమాధానం కోసం ప్రయత్నిస్తాము మనకు కావలసినది ఏమిటి ఇచ్చిన కండిషన్ లలో నిర్దిష్ట వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ వద్ద అవసరమయిన ఖీమో స్టాట్ సైజు ఎంత ఇచ్చినవి లేదా తెలిసినవి ఏమిటి ప్రొడక్షన్ రేట్ 500 g h మాక్సిమమ్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ 0 5 h 1 Ks is 1 gl Y xS is 0 5 ఇన్ లెట్ సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ Si 50 gl మోనాడ్ కైనెటిక్స్ గ్రోత్ ఇవ్వబడెను Monod kinetic for growth is given ఇచ్చిన వాటిలితో కావలసినవి కనెక్ట్ చేయడం ఎలా వాల్యూమ్ కనిష్ట స్థాయి లో కి తేవాలి అంటే గరిష్ట ప్రొడక్టివిటీ Rm వద్ద ఆపరేట్ చెయ్యాల్సి ఉంటుంది మన ఇన్ లెట్ ఫ్లో రేట్ F is fixed డైల్యూషన్ రేట్ D FV కాబట్టి V FD V ని మినిమమ్ కి తేవాలంటే D ని మాక్సిమమ్ కి తేవాలి F కాన్స్టెంట్ So to minimize V we need to maximize D if F is a constant మనం ప్రొడక్టివిటీ Rm ని గరిష్ఠానికి తెచ్చే Dm ని కనుక్కోవాలి Therefore we need to find essentially Dm which will also maximize the productivity Dmm1 KSKSSi0 5 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే Dm0 51 11500 50 43 h 1 F తెలిస్తే ఖీమో స్టాట్ కనిష్ట సైజు V m ని కనుగొనవచ్చు మనకు F తెలియదు కానీ ప్రొడక్టివిటీ Rm 500 grams per hour అని తెలుసు RmFxm xm మాక్సిమం ప్రొడక్టివిటీ వద్ద అవుట్ లెట్ సెల్ కాన్సంట్రేషన్ ఈల్డ్ కోషంట్ Y xS తెలుసు Also the cell concentration సెల్ కాన్సంట్రేషన్ x is xYxSSi S కాబట్టి xmYxSSi Sm గరిష్ట సెల్ కాన్సంట్రేషన్ xm కి సరిపోయే అవుట్ లెట్ దగ్గరి సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ Sm Sm ని కనుక్కొనేది ఎలా మనకు తెలుసు mSmKSSmDm ఆ విధంగా mSmDmKSSm SmKSDm SmKSDm సబ్స్టిట్యూట్ చేస్తే Sm1×0 430 5 0 14 gl 1 ఇప్పుడు xmకాలిక్యులేట్ చెయ్యండి xmYxSSi Sm 0 5 50 - 6 14 21 93 gl 1 RmFxmకాబట్టి FRmxm50021 9322 8 l h 1 సరిపోయే మినిమమ్ వాల్యూమ్ VminFDm22 80 4353 02 l ఇది ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ల వద్ద ఖీమో స్టాట్ యొక్క కనిష్ట వాల్యూమ్